కాబట్టి బౌండరీ బిందువుల వద్ద కనిపించే ఏకైక సంక్లిష్టత ఇది మాత్రమే నోడ్ 2 నుండి సహకారం 0 అని మీరు గమనించవచ్చు అదే విధంగా మీ ఇంటీరియర్ నోడ్ల సహకారం 0 అవుతుందని కనుగొంటారు కాబట్టి మీకు మిగిలేది ఎండ్ పాయింట్ నుండి ఈ సహకారం మాత్రమే కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ సమీకరణానికి తిరిగి వెళ్దాం మొదటి పదం రెండవ పదం కుడి వైపున నాకు మరొక ఇస్తుంది మరియు కొన్ని స్థిరాంకాలను ఇవ్వబోతున్నాయి కాబట్టి సమీకరణ రూపంలో నేను దానిని ఏమి వ్రాస్తాను బహుశా నేను ఇప్పుడు ఇక్కడ వ్రాయవచ్చు కాబట్టి మొదటి సమీకరణం అది నాకు ఒక పదాన్ని ఇచ్చింది నాకు ఏదైనా మరియు నిబంధనలు ఉన్నాయా లేదు మరియు నాకు కుడి వైపున స్థిరమైన పదం ఉందా అది నా మొదటి సమీకరణం సరే ఇప్పుడు మనం తో పరీక్ష చేద్దాం కాబట్టి మనం వెయిటింగ్ ఫంక్షన్ 2తో పరీక్షించాలి మనం వెయిటింగ్ ఫంక్షన్ 1 తో చేసాము ఇప్పుడు మనం వెయిటింగ్ ఫంక్షన్ 2 తో చేయాలి మరియు అది మనకు సాధారణ ఆలోచనను ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మనం మొదటి పదాన్ని పరిశీలిస్తాము అప్పుడు నాకు ఎండ్ పాయింట్స్ కలిగి ఉంటుంది కనుక మైనస్ దాన్ని సరిగ్గా వ్రాస్దాం కనుక ఇప్పుడు ఇది మనం సెట్ చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు నేను ఉంచబోతున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఎంచుకోబోతున్నాను సున్నా కాని చోట ఆసక్తి ఉన్న యొక్క డొమైన్ ఏమిటి కాబట్టి ఇది మరియు కనుక ఏ విధంగా ఉండబోతోంది w ప్రైమ్ ఈ విభాగంలో విద్యార్థి విలువ ఏమిటి కాబట్టి అది ప్లస్ అవుతుంది మరియు ఇది విద్యార్థి మైనస్ అవును మైనస్ కాబట్టి ఇది రెండు పదాలుగా విభజించబడుతుంది కాబట్టి ఇక్కడ వద్ద ఒక సమగ్రమైన మైనస్ ఉంటుంది ఇక్కడ ఉత్పన్నం అంటే ఏ నిబంధనలు కనిపిస్తాయి అనేది ఇక్కడ తిరిగి వెళ్లండి ఏ రెండు పదాలు కనిపిస్తాయి ఇది మనం మీద ఏకీకృతం చేస్తున్నాము ఇది u యొక్క మీ వ్యక్తీకరణ విద్యార్థి యు మరియు యు కనిపిస్తుంది మరియు విద్యార్థి ఇది మునుపటిలా ఉంటే ముందు కూడా అదే కాబట్టి నేను ఏమి కలిగి ఉంటాను

విద్యార్థి మైనస్ సరైనది డెల్టా ద్వారా ఇది మొదటి పదం మరియు క్షమించండి మైనస్ ఎందుకంటే ఇంటిగ్రేషన్ రెండవ విభాగంలో కొనసాగుతుంది నేను సమగ్రం యొక్క మొదటి పదాన్ని మాత్రమే ఇప్పుడు వ్రాస్తున్నాను విద్యార్థి మైనస్ 1 అది ఇప్పుడు ఏమి కనిపిస్తుంది విద్యార్థి మైనస్ U 2 సరే ఇప్పుడు మనం తదుపరి పదాన్ని తీసుకుందాం కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుంది మళ్ళీ నేను ఇప్పుడే ఇంటిగ్రేషన్ చేయవలసి ఉంది ఇది నేను ఇంతకు ముందు ఇక్కడ వ్రాసినట్లుగా ఉంది ఇది మరియు పై గా ఉంటుంది కాబట్టి ఈ రెండు నిబంధనలు ఇక్కడ నుండి వస్తాయి మొదటి పదం మరియు మరొక పదం పై ఇంటెగ్రేట్ చేయబడుతుంది ఇప్పుడు ఏ పదం వస్తుంది ఇది సెగ్మెంట్ 2 ఎలిమెంట్ 1 నా ఉద్దేశ్యం షేప్ ఫంక్షన్ 1 నేను ఇప్పుడు ఏమి చేస్తాను కాబట్టి ఇది 1 2 3 4 కాబట్టి ఇప్పుడు నేను విభాగంలో ఉన్నాను కాబట్టి రాబోయే రెండు విషయాలు ఏమిటి

ఇది మన రెండవ టర్మ్ సరే ఆపై ఈ మూడవ పదం ఇక్కడ ఏమి జరుగుతుంది w x u x కాబట్టి ఇది నోడ్ 2 అవుతుంది మరియు క్షమించండి అది ఏమవుతుంది విద్యార్థి నోడ్ విద్యార్థి 3 మరియు 1 నోడ్ 3 మరియు 1 సరైన సమాధానం నోడ్ 1 మైనస్ నోడ్ 3 విలువ ఏమిటి నోడ్ 1 వద్ద నోడ్ 3 వద్ద విలువ ఎంత 0 అని చెప్పుకుందాం ఈ త్రిభుజం ఈ ఆకుపచ్చ త్రిభుజం నోడ్ 1 నుండి నోడ్ 2కి మొదలై ఆపై నోడ్ 3 వద్ద 0కి వెళుతుంది కాబట్టి రెండు నోడ్ బిందువుల వద్ద దాని విలువ ఎంత విద్యార్థి 0 0 కాబట్టి చాలా సులభం కాబట్టి ఈ కుడి వైపు పదంతో ఇది ఎండ్ పాయింట్లలో మాత్రమే అమలులోకి వస్తుందని మనం గమనించాము ఎందుకంటే ఇది రద్దు చేయబడుతుంది ఎందుకంటే ఇది టెస్టింగ్ ఫంక్షన్ యొక్క తెలివైన ఎంపిక కూడా చాలా మంచిది కాబట్టి ఇప్పుడు దీన్ని పూర్తి చేయడం ద్వారా రెండవ సమీకరణం అవుతుంది కాబట్టి ఈ 1వ సమీకరణాన్ని ఇక్కడ అన్ని వేరియబుల్స్ కలిగి ఉన్నాయని గమనించండి మరియు అవి అన్నీ స్థిరాంకాలు అవి xని ఏకీకృతం చేయడం అనేది చిన్నవిషయం విద్యార్థి మ్ రెండవ విషయం kతో కూడిన క్వాడ్రాటిక్స్ కాబట్టి క్వాడ్రేచర్ ద్వారా చేయవచ్చు అది ఏ వేరియబుల్స్ కలిగి ఉంది మరియు ఉందా లేదు కాబట్టి ఇక్కడ ఈ 2వ సమీకరణం అవుతుంది కాదు విద్యార్థి A 2 1 ఇప్పుడు నమూనా 3వ సమీకరణాన్ని చూద్దాం

విద్యార్థి 0 కాబట్టి అది 0 అవుతుంది ప్లస్ విద్యార్థి A 32 మరియు 4వ సమీకరణం నాకు ఇస్తుంది విద్యార్థి ప్లస్ 0 ఇప్పుడు నేను చివరి సమీకరణంలో నా ని ఎంచుకున్నప్పుడు కుడి వైపు దాని ఎండ్ పాయింట్ నోడ్ వద్ద దాని విలువ 1 అందుకే నేను ఇక్కడ నాన్ జీరో సహకారం పొందుతాను కాబట్టి ఇవన్నీ కలిపి నాకు ఇవ్వబోతున్నాయి మరియు నా దగ్గర సున్నా కాని బి ఉంది కాబట్టి నేను సున్నా కాని యు కూడా పొందుతాను కాబట్టి ఇది క్లుప్తంగా చెప్పాలంటే మనం ఈ FEMని ఏక డైమెన్షన్లో పరిష్కరించే పద్ధతి కాబట్టి మనం ఏమి చేసామో స్పష్టంగా ఉంది కాబట్టి ప్రారంభ బిందువు వెయిటెడ్ రెసిడ్యూయల్ రూపమని గుర్తుంచుకోండి దానిని వీక్ ఫారంకి మార్చాము బలహీనమైన రూపానికి మార్చిన తర్వాత ఆకార ఫంక్షన్ల పరంగా నేను కనుగొనాలనుకుంటున్న తెలియని రూపాన్ని భర్తీ చేసాము నా టెస్టింగ్ ఫంక్షన్లను నేను చక్కగా ఎంచుకున్నాను కాబట్టి నేను వేరియబుల్స్లో తగినంత సమీకరణాలను పొందాను కాబట్టి ఎండ్ పాయింట్ల షేప్ ఫంక్షన్లను నేను అలాగే ఉంచాను ఆపై సాధారణ నోడ్ని కలిగి ఉన్నా నాకు మరియు ఈ త్రిభుజాలను అందించిన ఆ షేప్ ఫంక్షన్లను కలుపుతాను మరియు అది ఒక భావన మరొక భావన బౌండరీ కండిషన్ నా దగ్గర రేడియేషన్ బౌండరీ కండిషన్ నిజంగా అవుట్గోయింగ్గా భావించబడేది మరియు నిజంగా అవుట్గోయింగ్గా ఉండాల్సిన దానికి మాత్రమే అర్థమయ్యేలా ఉంది విద్యార్థి స్కాటర్ ఫీల్డ్ స్కాటర్ ఫీల్డ్ ఎందుకంటే ఒక ప్రదేశం నుండి ప్రవేశించి మరొక ప్రదేశం నుండి నిష్క్రమిస్తుంది కాబట్టి మనం దానిపై ఎటువంటి బౌండరీ కండిషన్ను వర్తించకూడదు దాని స్వంత పని చేద్దాం మనం స్కాటర్ ఫీల్డ్లో దరఖాస్తు చేసాము మరియు ఈ స్కాటర్ ఫీల్డ్ని ఎలా పొందాలి సరియైనది కాబట్టి ఇది ఇక్కడే కీలకమైన భావన కాబట్టి అది నాకు ప్రాథమికంగా ఒక షరతును ఇచ్చింది అది నేను కోరుకున్నది మరియు నేను ఇక్కడ ప్రత్యామ్నాయం చేసాను మరియు అది నాకు సున్నా కాని కుడి వైపును ఇస్తుంది కాబట్టి అన్ని ఇన్సిడెంట్ ఫీల్డ్ నిబంధనలు ఇక్కడ కనిపించబోతున్నాయని మీరు చూడవచ్చు కాబట్టి ట్రివిల్ మీరు ఊహించినట్లుగా ఏ ఇన్సిడెంట్ ఫీల్డ్ లేనట్లయితే స్కాటరింగ్ b 0 u 0 అని మీరు చూడవచ్చు కాబట్టి అది మనల్ని 1D FEM సమీకరణం ముగింపుకు తీసుకువస్తుంది విద్యార్థి కాబట్టి ఈ బేసిస్ ఫంక్షన్లకు బదులుగా సమయం 1136 చూడండి విద్యార్థి కాబట్టి మనం ఎలా చేయగలం మీరు పల్స్ బేసిస్ ఫంక్షన్లను ఉపయోగించలేరు ఎందుకంటే అవి మనం కలిగి ఉన్న బౌండరీ కండిషన్లను సంతృప్తిపరచవు అవును మొదటి సమీకరణం విద్యార్థి రెండవది రెండవది మరియు క్షమించండి విద్యార్థి రెండవది మరియు తదుపరిది మరియు తదుపరిది ఒంటరిగా ఉంటుంది కానీ నా ఉద్దేశ్యం డొమైన్ కారణంగా వచ్చింది 2 మూలకాలపై ఉనికిలో ఉంది అందుకే నేను ఆ రెండు అంశాల మధ్య ఎంచుకోవలసి వచ్చింది కాబట్టి మీరు చేయవలసిన ఒక వ్యాయామం ఏమిటంటే వెనుకకు వెళ్లి 6వ షేప్ ఫంక్షన్లను ఉపయోగించడం మరియు దీనిని పొందడం మీరు 6 సమీకరణాలను పొందుతారు మరియు వాస్తవానికి అవి ప్రాథమికంగా 4 సమీకరణాలు మాత్రమే ఎలా ఉన్నాయో చూడటానికి ప్రయత్నించండి కాబట్టి చాలా సులభమైన వ్యాయామం ఇది మీకు విషయంపై కొంచెం ఎక్కువ స్పష్టత ఇస్తుంది సరే నేను మీకు డైరెక్ట్ షార్ట్కట్ ఇచ్చాను మరియు ఉదాహరణకు వోలాకిస్ రాసిన ఈ పుస్తకంలోని 3వ అధ్యాయం అయిన రిఫరెన్స్ బుక్ వారు వెళ్ళే సత్వరమార్గాన్ని చేయరు పెద్ద సమీకరణాల వ్యవస్థను పొందండి ఆపై దానిని మరింత తగ్గించడానికి కొన్ని బీజగణితాన్ని చేయండి మీరు దీన్ని పరిష్కరించడంలో సంక్లిష్టత ఏమిటి కాబట్టి ఈ సందర్భంలో అది త్రిభుజాకారంగా ఉంటుంది సాధారణంగా ఇది సమీకరణాల యొక్క చిన్న వ్యవస్థ కాబట్టి మీరు ఈ క్లిష్టతను పరిష్కరించడానికి LU డికంపొసిషన్ చేస్తే ఇది కేవలం ఆర్డర్ కలిగి ఉంటుంది ఓహ్ నేను w గుర్తును ఉపయోగించకూడదు మరి ఏ గుర్తుని ఉపయోగించాలి a b c d d d ఉపయోగించబడలేదు d d అనేది ఆఫ్ డియాగొనాల్ మూలకాల సంఖ్య సరే కాబట్టి మీరు LU డికంపొసిషన్ ప్రారంభించినప్పుడు మీ వద్ద d సంఖ్య గల ఆఫ్ డియాగొనాల్ మూలకాలను కలిగి ఉన్నప్పుడు మీరు అనేక సార్లు అడ్డు వరుస తొలగింపులను చేయనవసరం లేదని మీరు చాలా త్వరగా 0లను పొందుతారు మీరు చేయాల్సింది కేవలం d మార్లు మాత్రమే కాబట్టి దాని ఆర్డర్ సాధారణంగా d అనేది 2 3 ఏదైనా విలువ కావచ్చు మరియు వేల సంఖ్యలో ఉన్న nతో పోలిస్తే d అనేది చాలా చిన్నది కాబట్టి మీరు వ్రాసిన ఈ క్రమాన్ని ఎక్కడా కనుగొనలేరు మీరు దీన్ని మాత్రమే కనుగొంటారు విద్యార్థి ఆర్డర్ ఎన్ ఆర్డర్ n సరైన సమాధానం కాబట్టి దీన్ని MoMతో పోల్చండి దీని ఆర్డర్ కాబట్టి ఇది వేగంగా ఉంటుంది